పునఃస్వాగతం మన చర్చను తిరిగి ప్రారంభిద్ధాము కాబట్టి ఇక్కడ కనిపించే ఈ రెండు సమీకరణాలను మనం మాతృక రూపంలో వ్రాసుకోవచ్చు కనుక ఈ మాతృక రూపంలో మొదటిది 1R1 1R2 మరియు ఇది 1R2 మరియు ఇక్కడ ఉన్నది 1R2 తరువాత 1R2 1R3 రెండో మాతృక v1 v2తో గుణించితే 4 6 అనే మాతృకకి సమానం కాబట్టి ఈ రెండు ప్రశ్నలను పరిష్కరించవచ్చు ఇక్కడ మనకి తెలిసిన పరామితులు రెండు తెలియని పరామితులు రెండు కాబట్టి మీరు సులభంగా పరిష్కరించవచ్చు మాతృక ఆపరేషన్ అవసరం మీరు ఒకదాని తరువాత ఒకటి ప్రతిక్షేపించవచ్చు మరియు మీరు దాన్ని సులభంగా పరిష్కరించవచ్చు కానీ ఒకవేళ అది 2 3 4 లేదా 5 కంటే ఎక్కువగా ఉంటే మనం కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి కనుక మనం క్రామర్స్ నియమంCramer's rule గురించి చర్చించుకుందాం మరియు నేను మీకు 33 మాతృకకి మాత్రమే వర్తించే మరొక పద్దతిని చూపిస్తాను కాబట్టి ఇది సైమల్టేనియస్ ఈక్వెషన్స్ మరియు క్రామర్స్ నియమం కాబట్టి సర్క్యూట్ విశ్లేషణ కొరకు ఆలోచన అవసరమని నేను అనుకున్నాను కాబట్టి అందుకే నేను సులువైన గణిత సూత్రాలతో కూడిన ఈ విషయం తీసుకున్నాను కనుక విశిష్ట రూపం కలిగిన సైమల్టేనియస్ ఈక్వెషన్స్ సమితిని పరిగణించండి a11x1 నేను దీనిని ఇలా రాస్తాను a11x1 a12x2 a1nxn b1 కి సమానం ఇది మొదటి సమీకరణం అదేవిధంగా a21x1 a22x2 a2nxn b2 అదేవిధంగా చివరిది a11x1 a22x2 క్షమించండి an1x1 an2x2 annxn bn కనుక మనకు n సరి సంఖ్య సైమల్టేనియస్ ఈక్వెషన్స్ సమితి ఉంది కాబట్టి ఈ సైమల్టేనియస్ ఈక్వెషన్స్ సమితిని మాతృక రూపంలో రాస్తే దీనిని నేను శుభ్రపరుస్తాను ఈ సమీకరణాలను మనం మాతృక రూపంలో వ్రాస్తే ఈ విధంగా ఉంటుంది మొదటిది A మాతృక ఇందులో a11 a12 ఇలా a1n మరియు అదే విధంగా మొదలైనవి వీటిని మనం మాతృక అధ్యాయంలో మీరు ఉన్నత మాధ్యమిక పాఠశాలలో చదువుకున్నారు మరియు ఇది X అనే మాతృక ఇందులో x1 x2 xn ఉన్నాయి కాబట్టి A మాతృక యొక్క పరిమాణం n n మరియు ఈ X అనేది 1 n పరిమాణం కలిగిన మాతృక అనగా ఒక వెక్టర్ కుడి వైపు ఉన్నవి b1 b2 bn వీటిని B అనే మాతృక అంటారు దీని పరిమాణం కూడా 1 n అంటే ఒక వెక్టర్ కనుక దీనిని మనం 3 10 అనే సమీకరణంగా భావించుకుందాము కాబట్టి ఈ సమీకరణాన్ని మనం AXB కి సమానంగా వ్రాసుకోవచ్చు లేదా X అనేది నేరుగా పరిష్కరిస్తే A ఇన్వర్స్ B కి సమానం ఇందులో A ఇన్వర్స్ కచ్చితంగా ఉండాలి కానీ కొన్ని సార్లు A ఇన్వర్స్ ఉనికిలో ఉండదు కనుక గణన సామర్ధ్యంతో మనం అలాంటి సరళ సమీకరణాలు పరిష్కరించడానికి మరొక ప్రత్యేక పద్ధతి పాటించాలి ఇప్పుడు ఇది వాస్తవానికి AX అనేది B కి సమానం ఇప్పుడు A అనేది మాతృక ఇందులో a11 a 12 a 1n a 21 a 22 a 2n అలానే చివరగా a n1 a n2 a nn ఉంటాయి అదేవిధంగా X అనే మాతృక లో x1 x2 నుండి xn ఉంటాయి మరియు B మాతృక లో b1 b2 కాబట్టి A అనేది స్క్వేర్ మాతృక దీని పరిమాణం n n అలాగే X మరియు B అనేవి నిలువు వరుస గల వెక్టర్ వీటి పరిమాణం n 1 కాబట్టి ఇది వాస్తవంగా ఒక్కటే నిలువు వరుసలో n అడ్డు వరుసలు కలిగిన మాతృక అందుకే వీటిని మనం n 1 పరిమాణం కలిగిన మాతృక గా వ్రాసుకోవచ్చు కాబట్టి 3 10 సమీకరణాన్ని పరిష్కరించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఈ పై సమీకరణం AX B పరిష్కరించడానికి బాక్ సుబ్స్టిట్యూషన్ గాశ్సియన్ ఎలిమినేషన్ మాతృక ఇన్వర్షన్ క్రామర్స్ నియమం మరియు సంఖ్యా విశ్లేషణ ఈ విషయాన్ని పరిష్కరించడానికి చాలా పద్ధతులు ఉండవచ్చు కానీ ఇది గణన పరంగా సమర్థవంతంగా పనిచేసే పద్దతిని అనువర్తింపచేయాలి మనం కంప్యూటర్ కోడ్ లేదా మరేదైనా వ్రాయటం లేదు కాబట్టి మనం కేవలం వీటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము తరగతిలో పరిష్కరించేవి మాత్రమే ఇప్పుడు మనం తరగతి అభ్యాసంగా సాధన చేద్దాము తరగతిలో పరిష్కరించడానికి ఉపయోగపడే ఒక సులువైన పద్దతిని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది క్రామర్స్ నియమం వాస్తవంగా క్రామర్స్ నియమాన్ని మనం సమకాలీన సమీకరణాలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు క్రామర్స్ నియమం ప్రకారంగా 3 10 సమీకరణం అనగా AX B యొక్క పరిష్కారం ఈ విధంగా ఉంటుంది మనం తీసుకున్న సమీకరణం AX B అనుకుంటే ఈ సమీకరణాన్ని క్రామర్స్ నియమం తో సులువుగా పరిష్కరించవచ్చు x1 డెల్టా1 డెల్టా డెల్టా1 అంటే ఏమిటో మనం తరువాత తెలుసుకుంటాము x2 డెల్టా2 మరియు డెల్టా యొక్క భాగాహారం మరియు xn అనేది డెల్టాn డెల్టా యొక్క భాగాహారం కాబట్టి మనం ఈ సమీకరణాలలో ఉన్న డెల్టా1 డెల్టా2 ఇలా డెల్టాn మరియు డెల్టా ఏమిటో కనుక్కోవాలి కాబట్టి డెల్టా అనేది డిటర్మినెంట్ కానీ మనం వీటిని త్వరగా పరిష్కరించే పద్దతి కనుక్కోవాలి కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయాలి డెల్టా అనేది డిటర్మినెంట్ మరియు అదే విధంగా డెల్టా1 డెల్టా2 మొదలైన డెల్టాn ఇవి అన్నీ కూడా డిటర్మినెంట్ కానీ ఇవి ఎలా కనుక్కోవాలి ఇక్కడ డెల్టా అనేవి డిటర్మినెంట్ వీటి సూత్రం ఈ విధంగా ఉంటుంది డెల్టా అనేది డిటర్మినెంట్ ఇందులో ప్రాధమికంగా a 1 1 a 1 2 a 1n a 21 a 2 2 a 2n మరియు an 1 an2 ann ఉంటాయి ఈ విధంగా కనుక్కున డిటర్మినెంట్ని డెల్టా అంటాము ఇప్పుడు డెల్టా1 డెల్టా2 అదే విధంగా డెల్టాn ఎలా కనుక్కోవాలి ఈ సమీకరణాలను జాగ్రతగా చూడండి డెల్టా1 కన్నుకోవడానికి మనం ఏం చేయవచ్చు మనం x1 యొక్క విలువ కనుక్కోవాలి అంటే x1 అనేది డెల్టా1 మరియు డెల్టా యొక్క భాగహారం x2 యొక్క విలువ డెల్టా2 మరియు డెల్టా భాగాహారం మరియు xn అనేది డెల్టాn మరియు డెల్టా యొక్క భాగాహారం కాబట్టి డెల్టా1 యొక్క విలువ కనుక్కోవాలి అంటే మనం డెల్టా యొక్క సూత్రంలో కేవలం మొదటి నిలువ వరుసను b1 b2 మరియు bn తో భర్తీ చేయాలి మిగిలినది అంతా యథా రీతిగా ఉండాలి కాబట్టి ఈ విధంగా కన్నుకున్న డిటర్మినెంట్ ని డెల్టా1గా చెప్పుకుంటాము డెల్టా1 మరియు డెల్టా లో కేవలం మొదటి నిలువ అనగా b1 b2 bn వరుస తప్ప మిగిలిన అన్నీ మూలకాలు a12 a22 an2 అలానే a1n నుండి ann వరకు రెండిట్లో సమానం డెల్టా1 కనుక్కోవడానికి కేవలం మనం డెల్టాలో ఉన్న మొదటి నిలువు వరుస అంటే a11 a21 నుంచి an1 బదులుగా వీటిని b1 b2 bn అనే నిలువు వరుసతో భర్తీ చేయాలి ఆ తరువాత డిటర్మినెంట్ని కనుక్కుంటే మనకు డెల్టా1 యొక్క విలువ తెలుస్తుంది డెల్టా కనుక్కుంటే కేవలం ఈ చిన్న మార్పుతో మనం డెల్టా1 కనుక్కోవచ్చు దీనిని నేను శుభ్రపరుస్తాను కాబట్టి అదేవిధంగా డెల్టా2 కనుక్కోవాలి డెల్టా2 యొక్క విలువ కనుక్కోవాలి అంటే మనం డెల్టాలోని రెండవ నిలువు వరుసని మార్చాలి డెల్టాలోని రెండవ నిలువు వరుసని b1 b2 నుండి bn అనే నిలువు వరుసతో భర్తీ చేయాలి డెల్టాలో రెండవ నిలువు వరుస అనగా a12 a22 నుండి an2 వీటిని తీసేసి మనం b1 b2 నుండి bn అనే నిలువు వరుసతో భర్తీ చేయాలి మిగిలినవి అన్నీ మూలకాలు యథారీతిగా ఉంటాయి ఈ విధంగా మనం డిటర్మినెంట్ కనుక్కుంటే డెల్టా2 యొక్క విలువ తెలుస్తుంది అదేవిధంగా చివరిదైనా డెల్టా n యొక్క విలువ కనుక్కోవాలి అంటే ఇది చివరిది కనుక డెల్టాలోని చివరి నిలువు వరుస a1n a2n annను తీసేసి మనం b1 b2 bn అనే నిలువ వరుసతో భర్తీ చేయాలి ఈ విధంగా మనం డిటర్మినెంట్ కనుక్కుంటే డెల్టాn యొక్క విలువ తెలుసుకుంటాము డెల్టా డెల్టా1 డెల్టా2 మొదలైన డెల్టాn డిటర్మినెంట్లను లెక్కించవచ్చు ఆపై మనకు డెల్టా1 డెల్టా2 నుండి డెల్టాn యొక్క విలువలు మనకు తెలుసు కనుక సరళమైన పరిష్కారంగా x1 విలువ డెల్టా1 మరియు డెల్టా యొక్క భాగాహారం x2 విలువ డెల్టా2 మరియు డెల్టా యొక్క భాగాహారం x3 విలువ డెల్టా3 మరియు డెల్టా యొక్క భాగాహారం అలాగే xn యొక్క విలువ డెల్టాn మరియు డెల్టా యొక్క భాగాహారం కాబట్టి ఈ విధంగా మనం సులువుగా పరిష్కరించవచ్చు కేవలం డెల్టాలో ఒక నిలువు వరుసను మనం మార్చి బదిలీ చేస్తూ ఉండాలి కనుక నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి దీనిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు డెల్టా అనేది A మాతృక యొక్క డిటర్మినెంట్ మరియు డెల్టాk కనుక్కోవాలి అంటే A మాతృక యొక్క డిటర్మినెంట్లో k నిలువ వరుసను B మాతృక తో భర్తీ చేయాలి కాబట్టి ఇక్కడ చూసుకోవలసిన ముఖ్యవిషయం క్రామర్స్ నియమం వర్తింప చేయాలి అంటే డెల్టా యొక్క విలువ సున్నాకి సమానం కాకూడదు ఎందుకంటే సున్నాతో భాగించడం వీలు కాదు కాబట్టి డెల్టా యొక్క విలువ సున్నాకి సమానమైతే సరళ సమీకరణాల సమితికి ప్రత్యేకమైన పరిష్కారం ఉండదు ఎందుకంటే సమీకరణాలు సరళంగా ఆధారపడి ఉంటాయి కాబట్టి డెల్టా విలువ సున్నా అయిన సందర్భంలో సమీకరణాలు సరళంగా ఆధారపడి ఉంటే సమీకరణాల సమితికి ప్రత్యేకమైన పరిష్కారం లేదని కనుగొంటాము కాబట్టి డిటర్మినెంట్ డెల్టా యొక్క విలువను మొదటి అడ్డం వరుసను విస్తరించడం ద్వారా పొందవచ్చు మొదటి అడ్డు వరుసని విస్తరించడం అనే దాన్ని ఇక్కడ క్రింద గీతగీసి ఉంది కాబట్టి దీనిని మనం ఎలా చేస్తాము కాబట్టి ఈ డెల్టాని నేను కొంచెం పెద్దగా వ్రాసాను నేను డెల్టాను a11 a12 a13 నుండి a1n తరువాత a21 a22 a23 నుండి a2n ఇదే విధంగా a31 a32 a33 నుండి a3n మరియు చివరది an1 an2 an3 నుండి ann యొక్క డిటర్మినెంట్గా వ్రాసాను ఇప్పుడు ఈ డిటర్మినెంట్ను కనుక్కోవడానికి మనం మొదటి అడ్డు వరుసని విస్తరిస్తూ ఈ విధంగా వ్రాస్తాము కాబట్టి మొదటి దానిని వ్రాద్దాము a11M1 ప్రాధమికంగా ఇది మొదటి అడ్డం వరుసని విస్తరించడం అంటే a11 a12 a13 నుండి a1n ఇవి విస్తరిస్తున్నాము మొదటి నిలువ వరుస విస్తరిస్తూ కూడా చేయవచ్చు కాబట్టి మొదటి అడ్డం వరుస విస్తరిస్తే డెల్టా యొక్క విలువ a11M1 - a12M12 a13M13 నుండి 1n a1nM1n అవుతుంది కాబట్టి డిటర్మినెంట్ యొక్క విలువని మనం తరువాత తెలుసుకుందాము కాబట్టి ఈ సమీకరణాన్ని చూడండి ఇందులో a11 మనకి తెలుసు M11 M12 M13 మరియు చివరిది M1n వీటి విలువలు మనము తెలుసుకోవాలి ముఖ్యంగా చివరి పదాన్ని చూడండి 11n మరియు a1n మరియు M1n యొక్క గుణకారం కాబట్టి మనకు M అనే మాతృక తెలిస్తే డిటెర్మినెంట్ M11 M12 నుండి M1n తెలిసినప్పుడు డిటర్మినెంట్ సులువుగా పరిష్కరించవచ్చు కాబట్టి ఇది ఎలా కనుక్కోవాలి దీనిని నేను శుభ్రపరుస్తాను కాబట్టి మైనర్ ఇది వాస్తవంగా మైనర్ Mij అనేది మనం మాతృక లో i అనే అడ్డం వరుస మరియు j అనే నిలువు వరుస తీసేశాక ఏర్పడిన మాతృక యొక్క డిటర్మినెంట్ కాబట్టి మనం కేవలం i అనే అడ్డం వరుస మరియు j అనే నిలువు వరుస కొట్టివేయడం అని భావించండి ఉదాహరణకు మన ఉదాహరణలో ఎందుకంటే Mij అనేది మనం చెప్పుకున్నట్టు ఒక్క నిమిషం నన్ను క్షమించండి ఇది పరిమాణం సలిగిన మాతృక మనం మైనర్ అని చెప్పుకునే Mij అనేది కనుక్కునే ఉదాహరణలో i అడ్డు వరుస యొక్క విలువ 2 మరియు j నిలువ వరుస యొక్క విలువ 3 అనుకున్నప్పుడు అంటే రెండవ అడ్డు వరుస మరియు మూడవ నిలువ వరుస కాబట్టి మనం i విలువ 2 అవ్వడంతో రెండవ అడ్డం వరుసలో ఉన్నవి తీసేస్తాము రెండవ అడ్డం వరుస యొక్క విలువలు ఉండవు అదేవిధంగా j యొక్క విలువ 3 అవ్వడంతో మూడవ నిలువు వరుసలో ఉన్న విలువలు కొట్టివేస్తాము కాబట్టి i అనే అడ్డు వరుస మరియు j అనే నిలువ వరుస మాత్రమే ఉండదు మిగిలినవి అన్నీ మూలకాలు అలానే ఉంటాయి కాబట్టి తదనుగుణంగా ఇది మాతృక అవుతుంది కాబట్టి మిగిలిన అన్నీ మూలకాలు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇవి అన్నీ అలానే ఉంటాయి మరియు ఇక్కడ ఉన్నది మొత్తానికి పోతుంది కానీ ఈ ఒకటి ఈ ఒకటి ఈ వైపు ఉంటుంది ఇది ఉండదు కాబట్టి ఈ అడ్డు వరుస మరియు ఈ నిలువు వరుసని తొలగించాలి అప్పుడు మాతృక ఆర్డర్ మైనర్ గా ఉంటుంది ఎందుకంటే ఒక అడ్డు వరుస మరియు ఒక నిలువు వరుస పూర్తిగా తొలగించబడతాయి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి అదేవిధంగా డెల్టా యొక్క విలువని మనం మొదటి నిలువు వరుసని విస్తరిస్తూ కూడా కనుక్కోవచ్చు మీరు గమనించినట్లైతే అడ్డు వరుసలు కాకుండా ఒకవేళ మనం మొదటి నిలువు వరుసని ఉపయోగించి విస్తరిస్తే కూడా మనకు వచ్చే సమాధానాన్ని డెల్టా యొక్క విలువ అంటాము కాబట్టి అది ఎలా చేయాలో తెలుసుకుందాము దీనిని నేను శుభ్రపరుస్తాను కాబట్టి ఒకవేళ మీరు మొదటి నిలువు వరుసని విస్తరించడంతో డెల్టా యొక్క విలువ a11M11 - a21M21 ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే మనం మొదటి నిలువు వరుసని ఉపయోగిస్తున్నాము కాబట్టి నిలువు వరుసని విస్తరించడం ద్వారా డెల్టా యొక్క విలువ a11M11 తరువాత - a21M21 ఈ విధంగా చివరిది 1n1 మరియు an1 Mn1 యొక్క గుణకారం ఇక్కడ కూడా నేను దీనిని వివరిస్తున్నాను మరియు మనం మొదటి అడ్డు వరుసని ఉపయోగించి విస్తరిస్తే చివరిది 11n కానీ అదే డెల్టా విలువ మనకు మొదటి నిలువు వరుసని ఉపయోగించి విస్తరించినా వస్తుంది కాబట్టి రెండవ సమీకరణం అనేది మొదటి నిలువు వరుస అవుతుంది కాబట్టి ఈ సమీకరణం a11M11 - a21M21 అనే విధంగా ఉంటుంది మనం ఒక్క 2 2 మాతృక తీసుకుందాము ఒక 2 నుండి 2 మాతృక యొక్క డిటర్మినెంట్ చాలా సరళమైనది a11a22 - a12a21 ఇది మనకు తెలుసు ఒక 3 3 మాతృక ని తీసుకుంటే అందులో a11 a12 a13 ఇలా ఉంటుంది నాకు తెలిసి తరగతిలో గరిష్టంగా 3 నుండి 3 పరిమాణం గల మాతృక వరకు మాత్రమే మనం చేస్తాము నేను 4 నుండి 4 పరిమాణం గురించి ఆలోచించను ఎందుకంటే మనం 44 పరిమాణం గల మాతృక యొక్క డిటర్మినెంట్ సులువుగా పరిష్కరించవచ్చు కానీ అది చాలా సమయం తీసుకుంటుంది అందువల్ల మనం కేవలం 33 మాతృక వరకు మాత్రమే పరిగణిస్తాము ఈ విధంగా అసైన్మెంట్లో సమస్యను రూపొంధిస్తాము కాబట్టి ఇది సులువైనది డెల్టా యొక్క విలువ a11 a12 a13 ఆపై a21 a22 a23 చివరది a31 a32 a33 యొక్క డిటర్మినెంట్ ఇప్పుడు మనం దీనిని విస్తరిస్తే ఈ డిటర్మినెంట్ని విస్తరిస్తే మనం నిలువు వరుసని విస్తరిస్తున్నాము కనుక a11 a21 a31 వీటిని వాడాలి మరియు మీరు ముందు చెప్పుకున్న డెల్టా సూత్రం చూస్తే గనుక అందులో చివరిది అనగా n అనే పదం మనం n అని పిలిచే చివరి పదం చూస్తే అది కేవలం ఒక్క క్షణం ఆగండి మనం n అనే చివరి పదం చూస్తే అది n 1 మరియు an1 మరియు Mn1 అన్నిటి గుణకారం ఇప్పుడు మనం ఈ చివరి పదంలో n యొక్క విలువని మొదట 1 ఆపై n యొక్క విలువ 2 మరియు చివరగా n యొక్క విలువ 3గా ఉపయోగించాలి మొదట మనం n యొక్క విలువ 1గా ఉపయోగిస్తే దాని విలువ మొదటి పదం అవుతుంది కాబట్టి ఇది 12 కనుక a11M11 అవుతుంది అదేవిధంగా n యొక్క విలువ 2గా ఉపయోగిస్తే దానిలో 13 అవుతుంది కనుక వస్తుంది కాబట్టి a21M21 అవుతుంది N యొక్క విలువ 3గా ఉపయోగిస్తే 1 4 అవుతుంది కాబట్టి దాని విలువ అవుతుంది కనుక పదం a31M31 అవుతుంది కాబట్టి నేను దీనిని శుభ్రంచేస్తాను కాబట్టి ఈ విధంగా మొదటి నిలువు వరుసని ఉపయోగించి విస్తరిస్తే ఈ విధంగా అవుతుంది మనం మొదటిది తీసుకుంటే a11 n1 అంటే మీరు డెల్టాని నిలువు వరుసని ఉపయోగించి విస్తరించే సూత్రం చూస్తే an1 Mn1 ఇక్కడ మనం వ్రాసిన an1 మరియు n1 ఇప్పుడు మీరు దీనిని చూస్తే n యొక్క విలువని 1గా ఉపయోగిస్తే a11 M11 వస్తుంది మరియు2 అవుతుంది కాబట్టి దాని విలువ అవుతుంది కనుక ఈ పదం a11 M11 అవుతుంది కాబట్టి M11 అంటే ఇందులో i యొక్క విలువ 1 అవుతుంది మరియు j యొక్క విలువ 1 అవుతుంది i అనే అడ్డు వరుస మరియు j అనే నిలువు వరుస యొక్క విలువలు తీసివేయాలి కాబట్టి i అనే అడ్డు వరుస అనగా మొదటి అడ్డు వరుస మరియు మొదటి నిలువు వరుసని తీసివేయాలి కాబట్టి ఇది మొదటి అడ్డు వరుస మరియు ఇది మొదటి నిలువు వరుస వీటిని మనం తీసివేస్తే మిగిలేది a22 a23 a32 a33 ఇదే మన సూత్రంలో కనిపించే మైనర్ M11 లో కూడా a22 a23 a32 a33 ఉంటాయి కాబట్టి ఇది మొదటి పదం కనుక ఇది మనకు అర్ధం అయ్యింది కదా ఏ సమస్య లేదు కదా రెండవ పదం నేను దీనిని శుభ్రం చేస్తాను ఇప్పుడు రెండవ పదం చూద్దాము రెండవ పదంలో ఉండేది క్షమించండి ఒక్క క్షణం ఆగండి నేను దీనిని శుభ్రంచేస్తాను ఒక్క నిమిషం ఆగండి రెండవ పదం కోసం నేను మళ్ళీ అదే డెల్టా యొక్క సూత్రం ఉపయోగిస్తాను n1 an1 మరియు Mn1 ఇప్పుడు ఈ సందర్భంలో రెండవ పదం n విలువ 2కి సమానం అంటే ఇది 3 మరియు a21 ఆపై M21 కాబట్టి 1 యొక్క శక్తి 3 విలువ 1 కనుక ఇది 3 దీని విలువ a21 అవుతుంది మరియు M21 అంటే ఏమిటి కాబట్టి ఇక్కడ Mij విలువ M21 అవ్వడంతో i యొక్క విలువ 2 మరియు j యొక్క విలువ 1 అవుతుంది అంటే రెండవ అడ్డు వరుస మరియు మొదటి నిలువ వరుస కాబట్టి రెండవ అడ్డు వరుస అనగా ఇది తీసివేయబడుతుంది ఎందుకంటే i అనేది అడ్డు వరుసను తెలుపుతుంది కాబట్టి రెండవ అడ్డు వరుస j యొక్క విలువ 1 కనుక మొదటి నిలువు వరుస అంటే ఇది కూడా తీసివేయబడుతుంది కనుక మిగిలేది ఏమిటి a12 a13 a12 a13 మరియు a32 a33 a32 a33 కదా కాబట్టి ఈ విధంగా మీరు వీటిని సులువుగా కనుక్కోవచ్చు కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమవుతాయని నేను ఆశిస్తున్నాను అవునా కాబట్టి ఒక్క క్షణం ఆగండి నేను దీనిని శుభ్రం చేస్తాను అదేవిధంగా చివరిది కూడా కనుక్కోవచ్చు చివరిది నేను మీకు చెప్తాను చివరిది కూడా మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను ఇందులో n యొక్క విలువ 3 కాబట్టి a31 మరియు 1 యొక్క శక్తి 4 కాబట్టి i యొక్క విలువ 3 అంటే మూడవ అడ్డు వరుస మరియు j యొక్క విలువ 1 కనుక మొదటి నిలువు వరుస కదా కనుక మూడవ అడ్డు వరుస మరియు మొదటి నిలువు వరుసలను తీసివేస్తాము ఇది మూడవ అడ్డు వరుస కాబట్టి a12 a13 మరియు a12 a13 a22 a23 మిగులుతాయి కాబట్టి ఈ విధంగా కనుకున్నది ఒక్క 33 మాతృక కాబట్టి మనం 33 పరిమాణం కంటే దాటి వెళ్ళము ఎందుకంటే అది ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ ఇదే పరిష్కారం కనుక్కోవడానికి మనం ఉపయోగించాల్సిన విధానం నేను దీనిని మనం చెప్పుకునే నిలువు వరుస పద్దతిలో చెప్పాను డెల్టా యొక్క సూత్రం అడ్డు వరుస విస్తరిస్తూ కూడా కనుక్కోవచ్చు అదే సమాధానం వస్తుంది అడ్డు వరుస విస్తరిస్తూ కూడా మీరు దీన్ని చేయవచ్చు మీరు అదే ఫలితాన్ని పొందుతారు కాబట్టి వీటన్నిటిని మీరు గుణకారం చేస్తే మీరు దీనిని సరళీకృతం చేస్తే దీన్ని ఎలా సరళీకృతం చేయాలో మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు వచ్చేది డెల్టా కాబట్టి మరొక విషయం ఏమిటంటే ఈ పద్ధతి 33 మాతృక లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోండి ఇది ఒక్క సరళమైన పద్దతి ఒక 33 మాతృక యొక్క డిటర్మినెంట్ కనుక్కోవడానికి మనం మొదటి రెండు అడ్డు వరుసలు మళ్ళీ వ్రాస్తాము మరియు ఐమూలగా కింద చూపిన విధంగా పదాలను గుణించాలి ఇది చాలా సరళమైన పద్ధతి కానీ ఇది కేవలం ఒక 33 మాతృకకి మాత్రమే వర్తిస్తుంది అని గుర్తుంచుకోండి 22 మరియు 44 పరిమాణం గల మాతృక కి ఇది వర్తించదు కానీ ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు మీరు దాన్ని ఉపయోగిస్తే ఎంత త్వరగా సమాధానం పొందవచ్చో చూస్తారు కాబట్టి నేను దీనిని శుభ్రం చేస్తాను మీరు దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము ఇది చాలా సులువైన పద్ధతి మీకు అర్థం చేసుకోవడం సులభం మనం ఏం చేయాలంటే ఇది a11 ఒక్క క్షణం ఆగండి ఇక్కడ ఉన్నది a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 ఈ గీతాలు నేనే గీశాను ఇవి సమాధానం కనుక్కోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మనం ఏం చేయాలి మన మొదటి అడ్డు వరుసని మరలా వ్రాయాలి మొదటి రెండు అడ్డు వరుసలను మరలా వ్రాయాలి అంటే మొదటి అడ్డం వరుసలో ఉన్నవి a11 a12 a13 వీటిని మనం మరలా వ్రాయాలి a11 a12 a13 మరియు రెండవ అడ్డం వరుసలోని a21 a22 a23 వీటిని మరలా వ్రాయాలి a21 a22 a23 కాబట్టి మొదటి మనం 33 మాతృక ని తీసుకున్నాము పైన ఉన్నది 33 మాతృక తరవాత మనం ఏం చేశాము మనం మొదటి రెండు అడ్డు వరుసలను మరలా వ్రాసాము అంటే a11 a12 a13 a21 a22 a23 ఇప్పుడు మనం సమాధానం ఎంత త్వరగా కనుక్కోవచ్చో చూడండి నేను దీని శుభ్రపరుస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం గుణకారాల యొక్క బీజగణిత కూడిక కనుక్కోవాలి బీజగణిత కూడిక అంటే a11a22a33 ఇక్కడ ఉన్నది గుర్తు కాబట్టి a11a22a33 యొక్క విలువ ఏమన్నా ఉండవచ్చు ఇక్కడ ఉన్న a11a22a33 అనేది పాజిటివ్ లేదా నెగెటివ్ ఏదైనా అవ్వచ్చు దాన్ని పట్టించుకోవక్కర్లేదు కానీ దాని విలువ ఏదైనా మనం తరువాత గుర్తు తీసుకోవాలి ఇక్కడ ఉన్నవి అన్నీ గుణించాలి అంటే a21 తరువాత a32 మరియు a13 తరువాత a31 అంటే ఇక్కడ ఉన్నవి తీసుకోవాలి అంటే a31 తరువాత a12 మరియు a23 ఇప్పటి వరకు చెప్పుకున్న అన్నింటిని గుర్తు ఉంటుంది నేను కుడి వైపు గుర్తు వ్రాసాను కనుక మొదటి గుణకారం రెండవ గుణకారం మూడవ గుణాకరం కుడివైపు అన్నిటికి గుర్తు ఉంది ఎడమ వైపు అన్నింటికీ - ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ ఉన్న మూలకాలు పాజిటివ్ లేదా నెగెటివ్ ఏదైనా కావచ్చు కానీ గుర్తు మాత్రం - ఉండాలి కనుక - తీసుకుంటే a13 ఇక్కడ ఉన్న a13 a22 a31 కాబట్టి ఇది a13a22a31 అవుతుంది తరువాత పదం a23 అంటే a23a32a11 అవుతుంది అంటే a23a32a11 మరియు ఇది a33a12a21 యొక్క గుణకారం కాబట్టి ఇక్కడ ఉన్నవి అన్నీ మరియు ఎడమ వైపు ఉన్నవి మరియు మీకు ఏది లభిస్తుందో అది డిటర్మినెంట్ అవుతుంది కాబట్టి మనం A మాతృక వ్రాసుకొని ఆపై మొదటి రెండు అడ్డు వరుసలను మరలా వ్రాయాలి మరియు ఇక్కడ ఉన్నవి చేశాక అటు వైపు - చేయాలి దీనిని సరళీకృతం చేయాలి అప్పుడు మనకు లభించేది డిటర్మినెంట్ ఇది కేవలం 33 పరిమాణం గల మాతృకకి మాత్రమే వర్తిస్తుంది దీనిని వేరే దానికి ఉపయోగించకండి సరైన సమాధానం లభించదు కానీ ఒక 33 పరిమాణం గల మాతృక కి మాత్రం వర్తిస్తుంది మైనర్ మరియు మొదలైనవి కనుక్కోవడం కంటే దీని వల్ల సమాధానం సులువుగా కనుక్కోవచ్చు ఇది చాలా సులువైన పద్ధతి కాబట్టి నేను దీనిని శుభ్రపరుస్తాను అందువల్లే నేను దీనిని ఈ విధంగా వ్రాసాను మరియు చివరిగా నేను చెప్పిన విధంగా మనం చేస్తే వచ్చే సమాధానం అదే నేను ఇక్కడ మరల వ్రాసాను కాబట్టి ఇది డెల్టా యొక్క సూత్రం దీనినే నేను ఇక్కడ వ్రాసాను తరువాత మనం ఒక ఉదాహరణ తీసుకొని పరిష్కారం కనుక్కుందాం ఇది ప్రాథమిక ఫండమెంటల్స్ ఆఫ్ ఎలెక్ట్రికల్ కోర్సు కాబట్టి మనం అనేక ఉదాహరణలు అంటే వివిధ రకాల ఉదాహరణలు చేయాలి అందువల్ల మీకు ఒక్క ఆలోచన వస్తుంది పరిష్కారం ఎలా కనుక్కోవాలి అనే ఆలోచన స్పష్టం అవుతుంది కాబట్టి అలాంటి ఆలోచనలు రావాలి అంటే కొద్దిగా అభ్యాసం అవసరం కాబట్టి మనం వివిధ రకాల సమస్యలు పరిష్కారం చేయాలి మరియు ఒక విషయం మీకు తెలియజేస్తాను అది ఏమిటంటే నేను ఇక్కడ చూపించేది స్కాన్ చేసిన కాపీ నేను తయారు చేసిన నోట్స్ ఇది మరియు మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీకు ఏదైనా లోపం కనిపిస్తే లేదా ఏదైనా తప్పు కనిపించినా లేదా ఏదైనా గణన లోపం ఉన్నా లేదా మరేదైనా సందేహం ఉన్నా నాకు తెలియజేయండి నేను దానిని సరిదిద్దుతాను అనేక సమస్యల ఉదాహరణలు ఉండడం చేత తప్పులు జరిగే అవకాశం ఉంది ఏదైనా గణన లోపం లేదా మరేదైనా తప్పు జరిగే అవకాశం ఉంది ఇది సరైనదని నేను ఆశిస్తున్నాను కానీ ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగి ఉండవచ్చు నాకు తెలియదు అందుకే నాకు మీ నుండి ఫీడ్ బ్యాక్ కావాలి కాబట్టి ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే నాకు చెప్పండి ఏదైనా గణన లోపం లేదా మరేదైనా ఉంటే నాకు చెప్పండి నేను దానిని సరిచేస్తాను కానీ నేను వివిధ రకాల ఉదాహరణలు తీసుకున్నాను నేను అనేక పుస్తకాల నుండి సమస్యలను తీసుకున్నాను వాటిని మనం చర్చించుకుందాం ఈ అభ్యాసం వల్ల సమస్యలు పరిష్కరించడం వలన మన ఆలోచనలు అభిప్రాయాలు స్పష్టం అవుతాయి కాబట్టి మొదట ఒక సరళమైన ఉదాహరణ తీసుకుంటే కాబట్టి ఇక్కడ కనిపించే 3 3 చిత్రంలోని సర్క్యూట్లో నోడ్ వోల్టేజ్ విలువ కనుక్కోవాలి ఇది మూడవ అధ్యాయం కనుక దీనిని 3 3గా వ్రాసాను తరువాతి దశలో నేను ఇలా వ్రాయను కానీ చూద్దాము మనం ఈ యూనిట్ సర్క్యూట్లో నోడ్ వోల్టేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నది నోడ్ 1 మరియు ఇది నోడ్ 2 క్రింద ఉన్నది రిఫరెన్స్ నోడ్ మరియు ఈ దాటమ్ నోడ్ యొక్క వోల్టేజ్ V0 విలువ సున్నాకి సమానం కాబట్టి ఇది డాటమ్ నోడ్ ఇది కొత్త అభ్యాసాలలో లేదా పరీక్షలలో ఇలాంటి సర్క్యూట్లలో ఎక్కడ గుర్తించబడి ఉండదు కానీ దీని విలువ V0 సున్నాకి సమానం అని మీకు తెలుసు కాబట్టి ఇది మన నోడ్1 మరియు ఇది మన నోడ్2 అంటే ఈ రిఫరెన్స్ నోడ్కి సంబంధించి నోడ్ 1 దగ్గర వోల్టేజ్ V1 మరియు నోడ్2 దగ్గర వోల్టేజ్ V2 ఇది నా రిఫరెన్స్ నోడ్ మరియు మనం నోడ్ వోల్టేజ్ విలువలను కనుక్కోవాలి నోడ్ వోల్టేజ్ V1 యొక్క విలువ ఎంత మరియు V2 నోడ్ వోల్టేజ్ విలువ ఎంత అని కనుక్కోవాలి V1 యొక్క విలువ ఎంత V2 యొక్క విలువ ఎంత మరియు రెండు కరెంట్ ఉత్పత్తి చేసే మూలాలు ఉన్నాయి వీటి విలువ 2 5 మరియు 5 నేను దీనిని తరవాత చిత్రంలో స్పష్టంగా వ్రాసాను కానీ నేను మీకు ముందు ఒక విషయం చెప్పాలి కాబట్టి ఇక్కడ మనం వ్రాసుకున్నటు ఈ V1 మరియు V2 సర్క్యూట్లో కనిపించవు కానీ మీరు నోడ్ వోల్టేజ్లు కనుక్కోవాలి అంటే అప్పుడు మీరు వీటిని V1 మరియు V2 గా భావించుకోవాలి కాబట్టి నేను దీనిని శుభ్రంచేస్తాను కాబట్టి ఇది వివరణాత్మక సర్క్యూట్ కనుక ఇది మన రిఫరెన్స్ నోడ్ క్రింద ఉన్నది రిఫరెన్స్ నోడ్ దీనిని మనం 0 గా రాసుకుందాము ఎందుకంటే నేను మీకు V0 యొక్క విలువ సున్నా అని ముందే చెప్పాను ఇక్కడ ఉన్నది నోడ్ 1 వద్ద ఉన్న వోల్టేజ్ V1 మరియు నోడ్ 2 వద్ద ఉన్న వోల్టేజ్ V2 కాబట్టి మీరు నోడ్ 1 వద్ద KCLని ఉపయోగించవచ్చు మరియు నోడ్ 2 వద్ద కూడా KCL ఉపయోగించవచ్చు కాబట్టి మీరు అలా చేస్తే ఇక్కడ ఉన్నది 2 5 విలువ ఉన్న కరెంట్ మూలం ఇది ఒక 2 5 ఆంపియర్ల విలువ ఉత్పత్తి చేసే స్వతంత్ర కరెంట్ మూలం ఇది కూడా మరో స్వతంత్ర కరెంట్ మూలం ఇందులో కరెంట్ లోపలికి వస్తుంది 2 5 ఆంపియర్ల కరెంట్ వస్తుంది కాబట్టి ఇది లోపలికి ప్రవహించే కరెంట్ కాబట్టి దీని విలువ i2 i3 అంటే i2 మరియు i3 బయటికి వస్తున్నాయి ఈ టెర్మినల్ నోడ్ 1 ఈ నోడ్1 దగ్గర ఇవి బయటికి వస్తున్నాయి కాబట్టి దీని విలువ వాస్తవంగా i2 i3 కి సమానం కాబట్టి ఇది నోడ్ 1 దగ్గర విలువ కానీ అదే నోడ్2 దగ్గర మనం చూస్తే నోడ్2 దగ్గర ఏం జరుగుతుంది ఇక్కడ i2 అనే కరెంట్ వాస్తవంగా నోడ్ లోకి వస్తుంది కాబట్టి ఏ కరెంట్ నోడ్ లోకి వస్తుంది కాబట్టి i2 అనే కరెంట్ దీని విలువ 5 అంపియర్ మరియు ఇక్కడ మరో కరెంట్ మూలం ఉంది 5 ఆంపియర్ల కరెంట్ కూడా నోడ్2 లోకి వస్తుంది కాబట్టి దీని విలువ i2 5 కనుక ఇవి రెండు లోపలికి ప్రవహించే కరెంట్ ఎందుకంటే ఇవి నోడ్ లోకి ప్రవేశిస్తున్నాయి మరియు ఇక్కడ 2 5 అంపియర్ల కరెంట్ ఉంది కాబట్టి నేను దీనిని ఈ విధంగా వ్రాసాను ఇది వాస్తవంగా నోడ్ నుండి బయటికి వెళ్తోంది అందువల్లే దీని మార్గం ఈ విధంగా చూపించాను దీని విలువ 2 మరియు కుడి వైపు క్రింద i1 కూడా నోడ్ నుండి బయటికి వెళ్తోంది కాబట్టి ఇవి రెండు సమీకరణాలుఅందులో ఒకటి i2 5 అనేది 2 5 i1 మరియు ఈ వైపు మరొకటి 2 5 అనేది లోపలి ప్రవహించే కరెంట్ ఇది i2 i3 కి సమానం నేను ఏమి మర్చిపోలేదు అని భావిస్తున్నాను ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి చాలా శాఖలు ఉన్నాయి కాబట్టి ఈ ఉపన్యాసం సమయంలో అప్పుడప్పుడు నేను కూడా ఏదో ఒకటి మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉపన్యాసంలో అనుకోకుండా ఏదైనా మర్చిపోతే నేను మర్చిపోయినట్లుగా నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను తరువాత సమీకరణాలు చూద్దాము కాబట్టి సమీకరణం ఈ విధంగా ఉంటుంది మరియు ఇది మీకు అర్థం అయ్యిందని భావిస్తున్నాను కాబట్టి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి నోడ్ 1 ని తీసుకుంటే మనం నోడ్1 వద్ద 2 5 i2 i3 అనే సమీకరణం వ్రాసుకున్నాము ఇప్పుడు i2 మరియు i3 యొక్క సమీకరణాలు వ్రాసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఆ i2 కరెంట్ ని సర్క్యూట్లో గుర్తిస్తాను కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ ప్రకారంగా i2 మరియు i3 యొక్క సమీకరణాలు వ్రాయాలి మరియు i1 కూడా ఉంది కాబట్టి ఒక్క క్షణం ఆగండి ఇక్కడ కనిపించే i2 కరెంట్ వాస్తవంగా ఈ రెండు నోడ్ల మధ్య ప్రవహిస్తోంది నోడ్1 వద్ద వోల్టేజ్ V1 మరియు నోడ్2 వద్ద వోల్టేజ్ V2 కాబట్టి i2 యొక్క విలువ V1 - V2ను 8తో భాగించాలి ఎందుకంటే ఇక్కడ కరెంట్ నోడ్1 నుండి నోడ్ 2 కి ప్రవహిస్తోంది కనుక V1 - V2గా వ్రాసుకున్నాము అదే విధంగా ఇది డాటమ్ నోడ్ O ఇది రిఫరెన్స్ వోల్టేజ్ దీని విలువ సున్నా కాబట్టి i3 యొక్క సమీకరణం ఇక్కడ వ్రాస్తున్నాను i3 యొక్క విలువ కొరకు V1ను 4తో భాగించాలి వాస్తవానికి ఇది V1 - 0ను 4తో భాగించాలి అంటే V1 ను 4తో భాగించడం ఎందుకంటే ఇక్కడ 4 Ω నిరోధకం ఉంది కనుక ఇది V1 - V0 కానీ V0 యొక్క విలువ 0 కాబట్టి V1 - 0 ను 4తో భాగించాలి మరియు ఇక్కడ i1 ఉంది కనుక నేను i1 యొక్క సమీకరణం ఇక్కడ వ్రాస్తున్నాను i1 అనేది ఇక్కడ ఉన్నది దాటమ్ నోడ్ రిఫరెన్స్ O కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ V2 ఈ రెండిటి మధ్య i1 ప్రవహిస్తుంది కాబట్టి ఇది ప్రాధమికంగా V2 - 0ను 12చే విభజించడం అంటే V2ను 12తో భాగించడం ఇది i1 యొక్క విలువ కాబట్టి మనం i2 మరియు i3 విలువలు తెలుసుకున్నాము i1 యొక్క విలువ V112 కాబట్టి వీటన్నింటినీ మనం KCL సమీకరణాలలో తీసుకుంటే అప్పుడు v1 మరియు v2 పరంగా సమీకరణాలను పొందుతారు మీకు అర్దమయ్యిందని ఆశిస్తున్నాను నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టినోడ్1 వద్ద i2 i3 సమీకరణం V1 V2 లలో వ్రాసుకుందాము కాబట్టి ఇది ఇందాక మనం చెప్పుకున్న i2 మరియు ఇది మన i3 కాబట్టి దీనిని సరణీకృతం చేస్తే మనకు 3V1 - V2 20 అనే సమీకరణం లభిస్తుంది అదేవిధంగా నోడ్2 వద్ద ముందు మనం మరో సమీకరణం వ్రాసుకున్నాము అందులో ఇప్పుడు మనం కనుక్కున్న i2 యొక్క విలువ V1 - V2 8 మరియు i1 యొక్క విలువ V212 వాడుకున్నాము కాబట్టి దీనిని సరళీకృతం చేయడం ద్వారా మనకు 3V1 5V2 60 అనే సమీకరణం లభిస్తుంది ఇప్పుడు మీరు ఈ సరళీకృతం చేసిన మొదటి మరియు రెండవ సమీకరణాలను పరిష్కరిస్తే మీకు V1 విలువ 13 33 వోల్ట్లు మరియు V2 విలువ 20 వోల్ట్లు లభిస్తుంది కాబట్టి ఇదే మన సమాధానం కానీ నేను కొన్ని విషయాలు స్పష్టం చేయాలి అనుకుంటున్నాను నేను చెప్పేది ఏమిటంటే మీరు కొన్ని సమస్యలో చెప్పని కొన్ని స్వంత విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి అంటే మీరు ఇందులో కరెంట్ మూలం ఉత్పత్తి చేసే శక్తి ఎంతో కనుక్కోండి మరియు మరో కరెంట్ మూలం శక్తి కూడా కనుక్కోండి ఈ కరెంట్ మూలం ఉత్పత్తి చేసే శక్తి కనుక్కోవడం మీకు అభ్యాసం లా ఉపయోగపడుతుంది ఇక్కడ కరెంట్ ఉత్పత్తి చేసే రెండు మూలాలు ఉన్నాయి వీటి నుండి వ్యక్తిగతంగా మనకు లభించే శక్తి ఎంత అనేది కనుక్కోండి ఇది మీకు నేను ఇచ్చే అభ్యాసం చాలా ధన్యవాదాలు తిరిగి మళ్ళీ కలుసుకుందాం Glossary English Word Word Meaning Matrix మాట్రిక్స్ మాతృక Cramer's rule క్రామర్స రూల్ క్రామర్ యొక్క నియమం Simultaneous Equations సైమల్టేనియస్ ఈక్వెషన్స్ సమకాలిక సమీకరణాలు Inverse ఇన్వర్స్ విలోమం Square matrix స్క్వేర్ మాతృక చతురస్ర మాతృక సమానమైన నిలువు మరియు అడ్డం వరుసలు కలిగిన మాతృక determinant డిటర్మినెంట్ నిర్ణాయకము నిర్ధారకాలు Resistance రెసిస్టన్స్ నిరోధకత నిరోధకం datam డాటమ్ ఆధార విషయం